ఇది యాంప్లిట్యూడ్ A తో ఆసిలేషన్ చెందుతుందని అనుకుందాంఇది A ఎనర్జీ E 12kA2 గా ఇవ్వబడుతుంది ఇది 12m2A2 దీనిని చర్య పరంగా వ్రాద్దాంనేను చర్య కోసం J ని ఉపయోగిస్తాను ఎందుకంటే నేను యాంప్లిట్యూడ్ కోసం A ని ఉపయోగించాను కనుక కాబట్టి J అనేది 2 AApdx 40Apdx కు సమానం తప్ప మరొకటి కాదు అది 40A√√dx తప్ప మరొకటి కాదు అంటే గతి శక్తి ద్వారా భాగించబడింది కనుకp22mE V కాబట్టి నేను ఇక్కడ √ని కలిగి ఉండబోతున్నాను ఇక్కడ ఇదే చర్య కాబట్టి చర్య J 42mm20A√dx వస్తుంది కనుక ఇది 4m0A√dx తప్ప మరొకటి కాదు ఈ ఇంటిగ్రల్ ను లెక్కించడం సులభం మరియు దాని విలువ 4A24mω వస్తుంది కనుక ఇది వస్తుంది అందువలన mωA విలువ వస్తుంది ఎనర్జీ E అనేది 12m2A2గా గుర్తు చేసుకోండి J అనేది πmωA2 వచ్చింది కాబట్టి ఇది మీకు EJ2π లేక EνJఇస్తుంది కాబట్టి∂E∂Jνన్యూ నేను మీకు ఒక ఉదాహరణ ద్వారా చూపించాను మరొక ఉదాహరణ తీసుకుందాం ఒక పెట్టెలోని కణాన్ని తీసుకుందాం ఒక పెట్టెలోని కణము క్లాసికల్ ఎనర్జీ 12mv2 లేదా p22m మరియు చర్య వ్యవధిలో p d x మరియు ఇది 2 Lp గా వస్తుంది కాబట్టి p అనేది J2L తప్ప మరొకటి కాదు అందువల్ల ఎనర్జీ J28mL2 గా వస్తుంది ఇది నాకు ∂E∂JJ24mL2 ఇస్తుంది ఇది 2L J అనగా 2L pకనుక 2Lp4mL2 కనుకఒక పెట్టెలోని కణాలలో మనం కనుగొన్నవి ఏమిటి ∂E∂J అనేది 2Lp4mL2తప్ప మరొకటి కాదు అది p m p m అనేది వేగం 2L ఇది మళ్ళీ డోలనం యొక్క ఫ్రీక్వెన్సీ అవి రెండు ఉదాహరణలు మూడవ ఉదాహరణ వచ్చికేంద్ర సంభావ్యత చుట్టూ ఒక కణం వెళ్లే ఉదాహరణ 3 ని తీసుకుందాం ఈ సందర్భంలో శక్తి ఈ వ్యాసార్థం స్థిరంగా ఉందని అనుకుందాం ఎనర్జీ L22mR2 తప్ప మరొకటి కాదు వ్యాసార్థం R అయితే ప్లస్ సంభావ్య శక్తి V అవుతుంది మరియు ఈ కదలిక కోసం J చర్యను గుర్తుచేసుకుందాం దీనిని J అని పిలుస్తారు ∫Ldϕ కు సమానం ఇది 2πL కనుక L అనేది J2πతప్ప మరొకటి కాదు మరియు అందువలననేను ఎనర్జీ E ని L2 గా వ్రాయగలను ఇది J282mR2V V లేనందునV స్థిరంగా ఉంటుంది మరియు అందువలన ∂EJఅనేది J242mR2 తప్ప మరొకటి కాదు మరియు Jను యాంగులర్ మొమెంటమ్ mvR2π42mR2పరంగా వ్రాద్దాం మరియు కొన్ని పదాలను రద్దు చేద్దాం ఈ m రద్దు అవుతుందిఇది Rs లో ఒకదాన్ని రద్దు చేస్తుంది కనుక ఈ R రద్దవుతుంది మరియు 2 ని రద్దు చేద్దాం కనుక ఈ 4 2 తో 2 రద్దవుతుంది మరియు 2 వస్తుంది అది 12πvRతప్ప మరొకటి కాదు అది 2π మళ్లీ అది కాబట్టి నేను మీకు చూపించినది ఈ ఫలితం ∂E∂J classical ఇది నిజం మరియు క్వాంటం మెకానికల్ గా అని ఉదాహరణల ద్వారా నేను మీకు చూపించాను మనం చూపించినది ఏమిటంటే n పెద్ద విలువకు చేరుకున్నప్పుడు Eh→τclassical రెండు ఫలితాలు ఉంటాయి మనకు ఉన్న రెండు ఫలితాలు క్లాసికల్ ∂E∂Jclassical మరియు ఇక్కడ క్వాంటం n Eh→τclassical ఇప్పుడు మనం ఆ రెండింటినీ ఈ విధంగా నిర్వహిస్తాం నాకు EEn En τఅని తెలుసు ఇది పెద్ద n కోసం వ్రాయవచ్చు నేను దీనిని ∂E∂J గా వ్రాయగలను ఎందుకంటే J చాలా పెద్దదిగా ఉంటుంది మీరు చాలా తక్కువ సంఖ్యలో 𝜏 ని మార్చినట్లయితే మొత్తం విషయం కొనసాగినట్లుగా మీరు సమర్థవంతంగా వ్రాయవచ్చు అనంతమైన పెద్ద సంఖ్య సమక్షంలో ఒకటి లేదా రెండు మార్చండి మరియు నేను n వ స్థాయి నుండి n τ స్థాయికి దూకుతున్నప్పుడు J అనేది n h నుండి n τh కి వెళుతుంది ఇది J అనగా h ని సూచిస్తుంది కనుక E ∂E∂J J అవుతుంది ఇది ∂E∂J τh లేక En→n τhτclassical అవుతుంది కాబట్టి మనం చూపించినది ఏమిటంటే nn τ classical యొక్క ఫలితం యాదృచ్చికం కాదు ప్రాథమిక ఫలిత సూత్రం మరియు దీనిని కరస్పాండెన్స్ సూత్రం అంటారు బోర్ చెప్పినట్లుగా ఈ కరస్పాండెన్స్ సూత్రాన్ని వ్రాస్తాను ఫ్రీక్వెన్సీ పరంగా ఇది గమనించబడింది కానీ ఇప్పుడు పెద్ద క్వాంటం సంఖ్యల కోసం క్వాంటం ఫలితాలు సంబంధిత క్లాసికల్ ఫలితాలకు చేరువగా ఉంటాయని ఆయన చెప్పారు అందువల్ల క్లాసిక్ ఫలితాలు నాకు బాగా తెలిస్తే చిన్న n విలువలను పరిగణించి క్వాంటం సిద్ధాంతంలో ఏమి జరుగుతుందో ఊహించగలరు అని నేను ఆశిస్తున్నాను ఈ ఉపన్యాసంలో ఎలాంటి చిక్కులు ఉన్నాయో చెప్పడం ద్వారా దీనిని ముగిస్తాను కాబట్టి నేను తీసుకున్న మూడు ఉదాహరణల కోసం మోషన్ ప్లాట్ చేస్తాను కాబట్టి నేను ఈ కణాన్ని ఒక పెట్టెలో తీసుకుంటాను నేను హార్మోనిక్ ఆసిలేటర్ను తీసుకుంటాను మరియు ఈ వృత్తంలో తిరిగే ఎలక్ట్రాన్ను తీసుకుంటాను నేను 0 మరియు t మధ్య x వర్సెస్ t ను ప్లాట్ చేస్తే L ఈ విధంగా కనిపిస్తుంది ఈ టైం 2Lh కు సమానం లేదా సంబంధిత ఫ్రీక్వెన్సీ v2L రెండవ సందర్భంలో హార్మోనిక్ కదలిక కనిపిస్తుంది మరియు ఈ టైం కాల వ్యవధి మరియు ఫ్రీక్వెన్సీ ω2π ఇది ఒక ఫ్రీక్వెన్సీని కలిగి ఉంది మరియు ఇక్కడ మూడవ సందర్భంలో కూడా ఇది వృత్తాకార కదలిక ఇది కదలిక యొక్క ప్రత్యేక ఫ్రీక్వెన్సీ ఫోరియర్ సిరీస్ ద్వారా దీనిని వివరిస్తాను మొదటి సందర్భంలో x అనేది ∑Ceiτωt గా ఇవ్వబడింది అయితే 2π అనగా ప్రాథమిక ఫ్రీక్వెన్సీకానీ ఇది పూర్తిగా హార్మోనిక్ కానందున ఇది చాలా ఎక్కువ హార్మోనిక్లను కలిగి ఉంది రెండవ సందర్భంలో x పూర్తిగా హార్మోనిక్స్ కాబట్టి ఇది కొంత యాంప్లిట్యూడ్ Aeiωt మరొక Ae iωtకలిగి ఉంటుంది ఇది వృత్తాకార కదలిక అయిన మూడవ సందర్భంలో x R cosϕ గా ఇవ్వబడుతుంది ఇది Rcosωt ఇది ఒక ఫ్రీక్వెన్సీ మరియు y Rsinωt గా ఇవ్వబడుతుంది కాబట్టి ఒక పెట్టెలో కణం ముందుకు వెనుకకు కదులుతుంటే కదలిక యొక్క ఫ్రీక్వెన్సీ v2L మరియు దాని అధిక హార్మోనిక్లను కలిగి ఉంటుంది కనుక ఈ కణం ఏమి ప్రసరింపజేయాలి అంటే అది ఈ ఫ్రీక్వెన్సీలన్నింటిని అనగా v2L మరియు అధిక హార్మోనిక్లను కలిగి ఉంటుంది ఈ సందర్భంలో మరోవైపు కదలికలో ఒక ఫ్రీక్వెన్సీ మాత్రమే ఉంటుంది కాబట్టి అది ప్రసరిస్తే మనం ఫ్రీక్వెన్సీ అనగా √ లేక ν2π అనే నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ని ప్రసరిస్తాము మరియు మూడవ సందర్భంలో x మరియు y ఒక ఫ్రీక్వెన్సీ తో మారుతూ ఉంటాయి వీటిని మనం LmR2 లేక ν2π గా వ్రాయవచ్చు మరియు ఈ సందర్భంలో కూడా కణం క్లాసికల్ గా ఒక ఫ్రీక్వెన్సీ తో ప్రసరిస్తుంది వీటిని ఉపయోగించడం ద్వారా మరియు క్వాంటం ఫలితాలతో కరస్పాండెన్స్ చేయడం ద్వారా మరియు ఇది ఎంపిక నియమాలకు ఎలా దారితీస్తుందో నేను తదుపరి ఉపన్యాసంలో మీకు చూపిస్తాను కాబట్టి ఈ ఉపన్యాసం ముగించడానికి ముందు నేను మళ్ళీ కరస్పాండెన్స్ ప్రిన్సిపల్ ని వ్రాస్తాను ఇది తదుపరి రెండు లేదా మూడు ఉపన్యాసాలకు మార్గదర్శకత్వం వహించే సూత్రం క్వాంటం సంఖ్యలు పెద్దవి కావడంతో అన్ని క్వాంటం ఫలితాలు శాస్త్రీయ ఫలితాలకు చేరువగా ఉంటాయి ధన్యవాదాలు